నమస్కారంఈ వారంలో మనం 2 పోర్ట్ నెట్వర్క్ల గురించి క్రొత్త మాడ్యూల్ను ప్రారంభిస్తాము 2 పోర్ట్ నెట్వర్క్లు అంటే ఏమిటో అర్థం చేసుకుందాం సాధారణంగా 2 పోర్ట్ నెట్వర్క్ అంటే ఒక జత టెర్మినల్స్ తప్ప మరొకటి కాదు దీని ద్వారా కరెంట్ నెట్వర్క్లోకి ప్రవేశించవచ్చు లేదా వదిలివెళ్ళవచ్చు ఇప్పుడు పోర్ట్ నెట్వర్క్కు ప్రాప్యత తప్ప మరొకటి కాదని చెప్పవచ్చు మరియు ఒక జత టెర్మినల్స్ ఉంటాయి కరెంట్ ఒక టెర్మినల్లోకి ప్రవేశించి మరొక టెర్మినల్ గుండా వదిలి వెళుతుంది తద్వారా పోర్టులోకి ప్రవేశించే కరెంట్ సున్నాకి సమానం ఇప్పటివరకు మనం చర్చించిన రెండు టెర్మినల్ పరికరాలు లేదా మూలకాలు అనగా రెసిస్టర్లు కెపాసిటర్లు ఇండక్టర్ల ను వన్ పోర్ట్ నెట్వర్క్ గా పిలుస్తారు కాబట్టి దీని అర్థం మనం సర్క్యూట్లో చర్చించిన విధంగా మనకు రెసిస్టెన్స్ లు ఉన్న చోట మనం నెట్వర్క్ ద్వారా ప్రవహించే కరెంట్ ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కనుక మీరు ఇప్పుడు చూసినట్లయితే మీరు థెవెనిన్ ఈక్వివాలెంట్ సృష్టించినప్పుడు మీరు ఏమి చేస్తారు మీరు సాధారణంగా దీనిని థెవెనిన్ వోల్టేజ్ మరియు థెవెనిన్ రెసిస్టెన్స్ లాగా సూచిస్తారు సర్క్యూట్లో రెండు టెర్మినల్స్ ఉన్నాయని ఇక్కడ మీరు చూస్తారు కాబట్టి ఈ రకమైన సర్క్యూట్లను వన్ పోర్ట్ నెట్వర్క్ అంటారు ఎందుకంటే ఇక్కడ మనం రెండు టెర్మినల్స్ మాత్రమే చూస్తాము మరియు రెండు టెర్మినల్స్ ఒకే పోర్టుకు అనుగుణంగా ఉంటాయి మనం ఇప్పటివరకు చర్చించిన సర్క్యూట్లో ఎక్కువ భాగం రెండు టెర్మినల్ లేదా సింగిల్ పోర్ట్ నెట్వర్క్ లు ఉన్నవి వాటిని మనం ఒడంబడిక సమానమైనదిగా సూచిస్తున్నాము మరియు మనం సర్క్యూట్ యొక్క వివిధ పారామితులను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కానీ సాధారణంగా నెట్వర్క్ n పోర్టుల సంఖ్యను కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో మనం ఏమి చేస్తాం అంటేప్రధానంగా 2 పోర్ట్ నెట్వర్క్ల గురించి చర్చిస్తాము 2 పోర్ట్ నెట్వర్క్ అంటే ఏమిటి 2 పోర్ట్ నెట్వర్క్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ కోసం రెండు వేర్వేరు పోర్టులతో కూడిన ఎలక్ట్రికల్ నెట్వర్క్ మీరు ఈ ప్రత్యేకమైన చిత్రం వైపు చూసినట్లయితే ఇది ఒక పోర్ట్ నెట్వర్క్ ఇక్కడ కరెంట్ లీనియర్ నెట్వర్క్ లోకి వెళ్లి ఇతర టెర్మినల్ నుండి బయటకు వస్తుంది మరియు ఈ రెండు టెర్మినల్స్ అంతటా వోల్టేజ్ వర్తింప చేయబడింది ఇది ప్రాథమికంగా ఒక పోర్ట్ నెట్వర్క్ ఎందుకంటే దీనికి రెండు టెర్మినల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీ దగ్గర రెండు టెర్మినల్స్ జత ఉన్నట్లయితే దానర్థం మీ దగ్గర రెండు పోర్టులు ఉన్నాయని అయితే తర్వాత ఏం జరుగుతుంది మీరు కరెంట్ I1ను నెట్ వర్క్ కి ఇచ్చారు అనుకోండి అయితే ఇది ఇతర టెర్మినల్ నుండి బయటకు వస్తుంది మరియు ఇతర పోర్టులో మీరు కరెంట్ I2 ఇస్తారుఅది కూడా ఇతర టెర్మినల్ నుండి బయటకు వస్తుంది కాబట్టి మీరు ఏమి చేయగలరు మీరు రెండు వైపులా రెండు వోల్టేజ్ సోర్స్ లను లేదా రెండు వైపులా రెండు కరెంట్ సోర్స్ లను ఉంచవచ్చు లేదా మీరు టెర్మినల్ అంతటా రెసిస్టర్ లేదా కెపాసిటర్ లేదా ఇండక్టర్ను ఉంచవచ్చు మరియు ఆ నెట్వర్క్కు సంబంధించి లెక్కించాల్సిన విలువలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి సాధారణంగా 2 పోర్ట్ నెట్వర్క్లో రెండు టెర్మినల్ జతలు ఉంటాయి మరియు చిత్రంలో చర్చించినట్లు యాక్సెస్ పాయింట్లుగా పనిచేస్తాయి ఇది వన్ పోర్ట్ నెట్వర్క్ మరియు 2 పోర్ట్ నెట్వర్క్ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఇప్పుడు 2 పోర్ట్ నెట్వర్క్ను వర్గీకరించడానికి మీరు 2 పోర్ట్ నెట్వర్క్లో చూసే టెర్మినల్ పరిమాణాలను వివరించాల్సిన అవసరం ఉంది ఇక్కడ V1 ఎడమ వైపున టెర్మినల్ జత అంతటా వర్తించబడుతుంది మరియు V2 కుడి వైపున ఉన్న టెర్మినల్ జతకి వర్తించబడుతుంది పోర్ట్ 1 నుండి I1 ప్రవహిస్తుంది మరియు I2 పోర్ట్ 2 నుండి ప్రవహిస్తుంది కాబట్టి మనం ఏమి చేయాలి మనం 2 పోర్ట్ నెట్వర్క్ను వర్గీకరించాలనుకుంటే V1V2 I1 I2విలువలను తెలుసుకోవాలి లేదా మనకు నాలుగు వేరియబుల్స్ ఉన్నందున వాటిలో కనీసం రెండింటిని మీరు స్వతంత్ర పరిమాణంగా చేసుకోవాలి తద్వారా మీరు సర్క్యూట్ పారామితులను తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు ఎప్పుడైతే సర్క్యూట్ పారామితులు అని చెప్తారో ప్రాథమికంగా ఈ వోల్టేజ్ లు మరియు కరెంట్ లకు సంబంధించిన వివిధ పదాలను సర్క్యూట్ లేదా నెట్వర్క్ పారామితులు అంటారు మొదట మనం ఇంపెడెన్స్ పారామితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆ ఇంపెడెన్స్ పారామితులు ఏమిటి ఇప్పుడు మనం చిత్రంలో చూసినట్లయితే 2 పోర్ట్ నెట్వర్క్ వోల్టేజ్ చేత నడుపబడుతోంది లేదా కరెంట్ చేత నడుపబడుతోంది ఇక్కడ రెండు వైపులామనం వోల్టేజ్ సోర్స్ ని వర్తింపజేస్తున్నాము మరియు కరెంట్ నెట్వర్క్కు ప్రవహిస్తోంది లేక రెండు వైపులామనం కరెంట్ సోర్స్ ని వర్తింప చేయవచ్చు తద్వారా ఇది నెట్వర్క్ లోపల ప్రవహిస్తుంది ఇప్పుడు ఇంపెడెన్స్ పారామితులను నిర్ణయించడానికి టెర్మినల్ వోల్టేజీలు వాటి టెర్మినల్ కరెంట్ పరంగా వ్యక్తీకరించబడతాయి మీరు ఈ చిత్రమును చూసినట్లయితే టెర్మినల్ వోల్టేజ్ మరియు టెర్మినల్ కరెంట్ మధ్య సంబంధాన్ని మనం కనుగొనాలి z11z12z21z22 కొన్ని పారామితులు ఉన్నాయని అనుకుందాం కాబట్టి మనం ఏమి వ్రాయగలం మనం ఏమి వ్రాయవచ్చు అంటే V1z11I1z12I2 V2z21I1z22I2 మాత్రిక రూపంలో మీరు ఈ రెండు సమీకరణాలను ఎలా సూచించవచ్చు అంటే V1 V2 z11 z12 z21 z22 I1 I2 zI1 I2 చిన్న రూపంలో z అని వ్రాయవచ్చు మరియు కరెంట్ వెక్టర్ కాబట్టి మీరు చూసేది z పరంగా మాత్రిక ను ఇంపెడెన్స్ పారామితులు అంటారు లేక మీరు z పారామితులు అని కూడా చెప్పగలరు z ఇంపెడెన్స్ పరామితి కనుక ఇది ఓమ్ లలో సూచించబడుతుంది కరెంట్ I10 లేదా కరెంట్ I20 ను అమర్చడం ద్వారా పారామితుల విలువను లెక్కించవచ్చు దానర్థం మొదట మీరు ఇన్పుట్ పోర్ట్ ఓపెన్ సర్క్యూట్ చేయాలి అనగా I10 లేక అవుట్పుట్ పోర్ట్ ఓపెన్ సర్క్యూట్ చేయాలి అనగా I20 ఇన్పుట్ లేదా అవుట్పుట్ పోర్టులను ఓపెన్ సర్క్యూట్ చేయడం ద్వారా ఈ z పారామితులను పొందవచ్చు కాబట్టి వాటిని ఓపెన్ సర్క్యూట్ ఇంపెడెన్స్ పారామితులు అని కూడా పిలుస్తారు ఇప్పుడుమాత్రిక లో మనం చూసిన Z పరిమాణాల విలువలను ఎలా అంచనా వేస్తామో చూద్దాం అవి z11z12z21z22 కాబట్టి మీరు ఈ సమీకరణంలో మొదటి కరెంట్ I20 ను ఉంచితేకాబట్టి మీరు I20 ను సెట్ చేస్తే మీకు z11V1I1 మరియు z21V2I1 లభిస్తాయి అదేవిధంగా ఇప్పుడు ఈ సమీకరణంలో మీరు I10 ను పెడితే ఏమి జరుగుతుంది మీకు z12V1I2 మరియు z22V2I2 లభిస్తాయి కనుకమీరు నెట్వర్క్ యొక్క z పారామితులను లేదా ఇంపెడెన్స్ పారామితులను లెక్కించవచ్చు ఇప్పుడు మీరు చూసినట్లయితే z11 ను ఓపెన్ సర్క్యూట్ ఇన్పుట్ ఇంపెడెన్స్ అంటారు ఎందుకంటే మీరు I20 ను సెట్ చేసినప్పుడు ఇది లెక్కించబడుతుంది కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ ఇన్పుట్ ఇంపెడెన్స్ అని మీరు చెబుతారు అదేవిధంగాz22 ఓపెన్ సర్క్యూట్ అవుట్పుట్ ఇంపెడెన్స్ ఎందుకంటే అది కూడా మీరు I10 ను సెట్ చేసినప్పుడు అంచనా వేయబడుతుంది z12 పోర్ట్ 1 నుండి పోర్ట్ 2 కు ఓపెన్ సర్క్యూట్ ట్రాన్స్ఫర్ ఇంపెడెన్స్ మరియు z21 ను పోర్ట్ 2 నుండి పోర్ట్ 1 వరకు ఓపెన్ సర్క్యూట్ ట్రాన్స్ఫర్ ఇంపెడెన్స్ అంటారు ఇప్పుడు z11 మరియు z21 ను అంచనా వేయడానికి పోర్ట్ 2 ఓపెన్ సర్క్యూట్ తో పోర్ట్ 1 కు వోల్టేజ్ V1 లేదా కరెంట్ I1 ను కనెక్ట్ చేయడం ద్వారా మీరు విలువలను కనుగొనవచ్చు మీరు I1 V1 V2 విలువలను కనుగొంటారు మరియు ఆ తర్వాత z11V1I1 z21V2I1 విలువలను పొందుతారు అదేవిధంగా మీరు z12 మరియు z22 విలువలను కనుగొనవలసి వస్తే మీరు ఏమి చేస్తారు మీరు వోల్టేజ్ V2 లేదా కరెంట్ I2 ను పోర్ట్ 2 కి కనెక్ట్ చేస్తారు మరియు పోర్ట్ 2 ను ఓపెన్ సర్క్యూట్ గా ఉంచుతారు అప్పుడు మీరు I2 V2 V1 విలువలను కనుగొంటారు మరియు ఈ విలువల ఆధారంగా మీరు z12V1I2 మరియు z22V2I2 విలువలను లెక్కించవచ్చు ఇప్పుడు మీరు చూసినట్లయితే చిత్రము సహాయంతో ఈ విధానాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి 2 పోర్ట్ నెట్వర్క్ విషయంలో మీరు అవుట్పుట్ పోర్ట్ ఓపెన్ సర్క్యూట్ గా ఉంచినట్లయితే I20అవుతుందిఅప్పుడు మీరు z11V1I1 మరియు z21V2I1 విలువలను పొందుతారు అదేవిధంగా మీరు ఇన్పుట్ పోర్ట్ను ఓపెన్ సర్క్యూట్గా ఉంచితేఅనగా I10అయితే మీరు z12V1I2 మరియు z22V2I2విలువలను పొందుతారు కాబట్టి ఇంపెడెన్స్ పారామితుల విలువలను మనం ఎలా లెక్కించవచ్చో ఈ రెండు చిత్రాలు సంగ్రహించాయి ఇప్పుడు కొన్నిసార్లు z11 మరియు z22ల ను డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ లు అంటారు మరియు z12z21 ల ను మరియు ట్రాన్స్ఫర్ ఇంపెడెన్స్ లు అంటారు డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ రెండు టెర్మినల్ పరికరం యొక్క ఇన్పుట్ ఇంపెడెన్స్ కాబట్టి z12 అనేది అవుట్పుట్ పోర్ట్ ఓపెన్ సర్క్యూట్ తో ఇన్పుట్ డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ అదేవిధంగా z22అనేది ఇన్పుట్ పోర్ట్ ఓపెన్ సర్క్యూట్ తో అవుట్పుట్ డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ z11z22అయిన సందర్భంలో మీరు చూసినట్లయితే దానర్థం ఏమిటంటే 2 పోర్ట్ నెట్వర్క్ సుష్ట అని అర్థం అనగా నెట్వర్క్ కొంత మధ్య రేఖ నుంచి సమరూపత వంటి మిర్రర్ కలిగి ఉంది కాబట్టి మధ్య రేఖ అంటే ఏమిటి మధ్య రేఖ అనేది నెట్వర్క్ను రెండు సారూప్య భాగాలుగా విభజించే ఒక పంక్తి కాబట్టి పోర్ట్ వోల్టేజ్లు మరియు కరెంట్ల ను మార్చకుండా ఇన్పుట్ మరియు అవుట్పుట్ పోర్టులను పరస్పరం మార్చుకోగలిగితే 2 పోర్ట్ నెట్వర్క్ సుష్ట అని మీరు చెప్పగలరు z11 మరియు z22 సమానంగా ఉన్నందున మీరు నెట్వర్క్ సుష్ట అని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వైపులా ఇన్పుట్ డ్రైవింగ్ పాయింట్ ఇంపెడెన్స్ విలువలు ఒకే విధంగా ఉంటాయి అంటే సోర్స్ లేదా రెండు వైపులా వోల్టేజ్ లేదా కరెంట్ సర్క్యూట్ పారామితులలో ఎటువంటి మార్పు లేకుండా పరస్పరం మార్చుకోవచ్చు ఇప్పుడు మనం గుర్తుంచుకోవలసిన మరో ప్రమాణం ఏమిటంటే 2 పోర్ట్ నెట్వర్క్ సరళమైనది మరియు దానికి ఆధారమైన సోర్స్ లేదు కాబట్టి ఇది షరతు అయితే మరియు ట్రాన్స్ఫర్ ఇంపెడెన్సులు సమానంగా ఉంటే అనగా z12 z21అయితే దాని అర్థం 2 పోర్టు పరస్పరం అని చెప్పగలం దాని అర్థం ఏమిటి దీని అర్థం ఎక్సయిటేషన్ మరియు రెస్పాన్స్ యొక్క పాయింట్లు పరస్పరం మార్చుకోవచ్చు కానీ ట్రాన్స్ఫర్ ఇంపెడెన్స్ అదే విధంగా ఉంటుంది అని కాబట్టి ఈ చిత్రం సహాయంతో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు ఇన్పుట్ పోర్ట్ అయిన ఒక పోర్టులో మనం వోల్టేజ్ ను వర్తింపజేస్తున్నాము మరియు అవుట్పుట్ పోర్ట్ వద్ద కరెంట్ విలువను తెలుసుకోవడానికి అమ్మీటర్ ని జతచేస్తున్నాము కాబట్టి ఇది పరస్పర 2 పోర్ట్ నెట్వర్క్ అయితేమీరు వోల్టేజ్ సోర్స్ యొక్క స్థానాలను మార్చినప్పటికీ అమ్మీటర్ మీకు అదే విలువ ఇస్తుంది కాబట్టి ఆ విధంగా మీరు సర్క్యూట్ ను ఒక పరస్పర సర్క్యూట్ అని చెప్పవచ్చు మరియు దాని కోసం మనం ధృవీకరించవలసిన షరతు ఏమిటంటే మొదట అది ఆధారపడని సోర్స్ లేకుండా సరళంగా ఉండాలితరువాత ట్రాన్స్ఫర్ ఇంపెడెన్సులు ఒకే విధంగా ఉండాలి అంటే z12 z21 ఇప్పుడు పూర్తిగా రెసిస్టర్లు కెపాసిటర్లు మరియు ఇండక్టర్లతో తయారు చేయబడిన ఏదైనా 2 పోర్ట్ నెట్వర్క్ పరస్పరంగా ఉండాలి కనుక ఇది మీరు గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన ప్రాపర్టీ మీకు పరస్పర నెట్వర్క్ ఉన్నప్పుడు మీరు ఆ నెట్వర్క్ను సమానమైన T సర్క్యూట్ ద్వారా భర్తీ చేయవచ్చు కాబట్టి మీరు ఈ T సర్క్యూట్ చూసినట్లయితే తెలియనిది బాక్స్ లోపల ఉన్న నెట్వర్క్ ప్రాథమికంగా T సమానమైన సర్క్యూట్ ద్వారా సమానంగా సూచించబడుతుంది అయితే V1I1లు ఇన్పుట్ వోల్టేజ్ మరియు ఇన్పుట్ కరెంట్ లు మరియు V2I2 ఇతర పోర్టు వద్ద అవుట్పుట్ వోల్టేజ్ మరియు అవుట్పుట్ కరెంట్ ఇప్పుడు T సమానమైన సర్క్యూట్ పారామితుల విలువ ఏమిటి T సమానమైన ఇంపెడెన్స్ల విలువలు ఎడమ వైపున ఉంటాయి మీరు చూసినట్లయితే z11 మైనస్ z12విలువ అనగా అది T యొక్క మొదటి లెగ్ మరియు కుడి వైపు మీరు చూసినట్లయితే z22 మైనస్ z12 విలువ అనగా అది T యొక్క కుడి లెగ్ తరువాత బ్రాంచ్ z12 ఇది మధ్యలో ఉన్న నోడ్ మరియు రిఫరెన్స్ నోడ్ను కలుపుతుంది కాబట్టి దీనితో T సమానమైన సర్క్యూట్లో పరస్పరం ఉన్న నెట్వర్క్ను సూచించవచ్చని మీరు చూశారు ఇది Y సమానమైన సర్క్యూట్ అని కూడా మీరు చెప్పవచ్చు ఎందుకంటే Y లేదా T ను సాహిత్యంలో పరస్పరం మార్చుకుంటారుకానీ చాలా వరకు మీరు దీనిని T సమానమైనదిగా భావిస్తారు ఇప్పుడు నెట్వర్క్ పరస్పరం కాకపోతే మునుపటి స్లైడ్లలో మనం చూసిన సమీకరణాల సహాయంతో అనగా V1z11I1z12I2 మరియు V2z21I1z22I2లతో సాధించవచ్చు కాబట్టి ఈ రెండు సమీకరణాలను సమానమైన సర్క్యూట్ సహాయంతో సూచించవచ్చు కనుక ఇక్కడ మీరు చూస్తే మీకు z11 అని పిలువబడే ఒక ఇంపెడెన్స్ ఉంది మరియు సిరీస్లో z12 I2 విలువను కలిగి ఉన్న ఒక ఆధారిత వోల్టేజ్ సోర్స్ ఉంటుందికాబట్టి V1 విలువ ఏమిటి V1z11I1z12I2 ఈ వైపు నుండి మీరు తనిఖీ చేస్తే పోర్ట్ అంతటా V2 వర్తించబడింది కరెంట్ I2 ఇంపెడెన్స్ z22 ద్వారా ప్రవహిస్తోంది మరియు అక్కడ z21 I1 విలువ కలిగిన ఆధారిత వోల్టేజ్ సోర్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన పోర్ట్ కోసం లూప్ సమీకరణాన్ని వ్రాయాలనుకుంటే మీరు V2 ను z22 I2 ప్లస్ z21 I1 గా రాయవచ్చు కనుక ఇవి మునుపటి స్లైడ్లో మనం చూసిన అదే సమీకరణాలుదానర్థం ఏదైనా 2 పోర్ట్ నెట్వర్క్ను స్లైడ్లో చూపిన సర్క్యూట్ సహాయంతో సమానంగా సూచించవచ్చు అని కాబట్టి ఇక్కడ ఇది పరస్పరం ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది Z పారామితులను కలిగి ఉన్న సాధారణ సమానమైన నెట్వర్క్ జెనరిక్ సర్క్యూట్ పైన మనం చిత్రంలో చూసినట్లయితే అది T సమానమైన సర్క్యూట్ అయితే ఇది మీ నెట్వర్క్ పరస్పరం గా ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి సర్క్యూట్ యొక్క విశ్లేషణలో నిర్దిష్ట పరిస్థితుల ఆధారంగా సాధారణంగా ఉపయోగించే రెండు సర్క్యూట్లు ఇవి ఇప్పుడు 2 పోర్ట్ నెట్వర్క్ కోసం మనం అర్థం చేసుకోవలసిన మరికొన్ని విషయాలు ఉన్నాయి 2 పోర్ట్ నెట్వర్క్లలో కొన్నింటికి Z పారామితులు లేవు ఎందుకంటే అవి మనం చూసిన Z పారామితి సమీకరణాల ద్వారా వర్ణించబడవు కాబట్టి మీరు ఈ రెండు Z పారామితి సమీకరణాల సహాయంతో 2 పోర్ట్ నెట్వర్క్ను సూచించలేకపోతే దాని అర్థం ఏమిటంటే ఆ 2 పోర్ట్ నెట్వర్క్లను Z పారామితుల రూపంలో సూచించలేము అని ఇప్పుడు ఉదాహరణ ఏమిటి మీరు ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ను పరిగణించినట్లయితేమీరు క్రింద ఉన్న చిత్రంలో చూస్తే అది కొన్ని మలుపులు నిష్పత్తి 1n ను కలిగి ఉన్న ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి మీరు ఏమి వ్రాయగలరు మీరు V1 ను ఎలా రాయవచ్చు అంటే 1బై n ఆఫ్ V2 మరియు I1 వచ్చి మైనస్ n ఆఫ్ I2 ఇప్పుడు మీరు ఈ రెండు సమీకరణాలను చూస్తే మీరు ఈ రెండు సమీకరణాలను Z పారామితి సమీకరణాల రూపంలో సూచించలేరు కాబట్టి ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ల విషయంలో మనం Z పారామితులను లెక్కించలేము కానీ మనం తదుపరి ఉపన్యాసాలలో హైబ్రిడ్ పారామితులను గురించి చర్చిస్తాము కాబట్టి అన్ని సర్క్యూట్లను సమానమైన Z పారామితులుగా మార్చలేమని మనం గుర్తుంచుకోవాలి వాటిలో కొన్నింటిని మనం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ ఉదాహరణ సహాయంతో చర్చించాము ఇప్పుడు Z పారామితులకు సంబంధించిన కొన్ని ఉదాహరణల సహాయంతో మనం చర్చించిన భావనను అర్థం చేసుకుందాం తద్వారా మీరు భావనను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు చిత్రంలో ఇవ్వబడిన సర్క్యూట్ చూద్దాం చిత్రంలో చూపిన సర్క్యూట్ కోసం మనం Z పారామితులను కనుగొనాలి ఇప్పుడు మనం ఏమి చేయాలి మనం మొదట చర్చించిన సర్క్యూట్ను మొదట ఉపయోగించాలికనుక ఆ రెండు సర్క్యూట్లు ఏమిటి మొదట మీరు I2 ను 0 కి సమానంగా ఉంచినప్పుడు సర్క్యూట్ సృష్టించండి తర్వాత I1 ను 0 కి సమానంగా ఉంచండి మరియు Z పారామితుల విలువలను కనుగొంటారు కాబట్టి మనం ఇక్కడ ఏమి చేస్తున్నాము కనుక ఇన్పుట్ పోర్టులో మనం V1 వోల్టేజ్ ను వర్తింపజేస్తున్నాము మరియు కరెంట్ I1 ను కనుగొంటాముమరొక చివర V2 ఉంది కానీ కరెంట్ I2 వచ్చి 0 z11V1I12040I1I160 ఇప్పుడు z21 కోసం z21V2I140I1I140 ఇప్పుడు తరువాత మీరు ఏమి చేయాలి మీరు ఇన్పుట్ పోర్ట్ను ఓపెన్ సర్క్యూట్గా ఉంచాలి మరియు అవుట్పుట్ పోర్ట్లో వోల్టేజ్ V2 ను వర్తింపజేయాలి మరియు I2 విలువను కొలుస్తాము కాబట్టి z12 విలువ ఎంత I1 సున్నా కి సమానం కాబట్టి V1 యొక్క విలువ మళ్ళీ 40 ఓమ్ రెసిస్టెన్స్ లో ఉంటుంది z12V1I240I2I240 ఇప్పుడు మీరు z22V2I2 విలువను కనుగొనాలి z22V2I23040I2I270 కాబట్టి ఇప్పుడు మీరు Z మాత్రిక ను కంపైల్ చేయవచ్చు z60 40 40 70 ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన మాత్రిక ను చూస్తే మీరు z1240z21 ను చూస్తారుదాని అర్థం ఏమిటి మీరు ఈ సర్క్యూట్ను T ఈక్వివాలెంట్ గా సూచించవచ్చని దీని అర్థం ఏదేమైనా ఈ సర్క్యూట్ T ఈక్వివాలెంట్ గా సూచించబడుతుంది కనుక ఇది పరస్పర సర్క్యూట్ మరియు ఉదాహరణలో ఇచ్చిన సర్క్యూట్ని మనం T ఈక్వివాలెంట్ సర్క్యూట్తో పోల్చినప్పుడు మీరు Z పారామితుల విలువను సులభంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు ఈ రెండు సర్క్యూట్లను పోల్చినట్లయితే మీరు z11 z1220 మరియు z1240 అని చెప్పవచ్చు కనుక z1120z1260 చివరగా ఆ విలువ వచ్చి z22 z2130 కాబట్టి మీకు ఏమి లభిస్తుంది మీకు ఏమి లభిస్తుంది అంటే z2230z1270 కాబట్టి మీరు Z పారామితులను తెలుసుకోవడానికి Z పారామితి సమీకరణాలను ఉపయోగించవచ్చు లేక మీకు సర్క్యూట్ తెలిసినట్లయితే సర్క్యూట్ను T ఈక్వివాలెంట్ గా సూచించవచ్చుకాబట్టి మీరు సర్క్యూట్ను T ఈక్వివాలెంట్ సర్క్యూట్తో పోల్చవచ్చు మరియు వెంటనే మీరు Z పారామితుల విలువను తెలుసుకోవచ్చు ఇప్పుడు మరొక ఉదాహరణ తీసుకుందాం ఒకవేళ మనల్ని I1 మరియు I2 యొక్క విలువలను తెలుసుకోమని అడిగితే మరియు సర్క్యూట్ Z పారామితులు ఇవ్వబడ్డాయి అనుకోండి మీరు ఈ సందర్భంలో చూస్తే z12అనేది z21 కు సమానం కాదు కనుక దీని అర్థం సర్క్యూట్ పరస్పరం కాదు కాబట్టి మనం ఏమి చేయాలి I1 మరియు I2 యొక్క విలువలను తెలుసుకోవడానికి మనం Z పారామితి సమీకరణాలను ఉపయోగించాలి ఇప్పుడు మనం సర్క్యూట్ పారామితి సమీకరణాలను అనగా Z పారామితి సమీకరణాలు వ్రాస్తే V140I1j20I2 V2j30I150I2 ఇప్పుడుమీరు సర్క్యూట్ ని చూసినట్లయితే వోల్టేజ్ V1100∠0° మరియు V2 10I2 అవుతాయి ఎందుకంటే I2 ఈ దిశలో ఉంది కాబట్టి ఈ రెండు విలువలు మనం సర్క్యూట్ నుండి పొందవచ్చుకనుక మనం ఈ విలువలను పై సమీకరణంలో ఉంచవచ్చు కాబట్టి మనకు ఏమి లభిస్తుంది అంటే 10040I1j20I2 10I2j30I150I2I1j2I2 ఇప్పుడు మీరు సమీకరణం 1 అయిన ఈ సమీకరణంలో I1 విలువను ఉంచినట్లయితేమీరు ఏం చెప్పవచ్చు అంటే 100j80I2j20I2I2 j మీరు ఇప్పుడే కనుగొన్న దానిలో I2 విలువను ఉంచినప్పుడు I1j2I2j2 j2 కాబట్టి మనం ఏమి వ్రాయగలం I12∠0°A మరియు I21∠ 90°A ఈ విధంగా మీరు I1మరియు I2 విలువలను లెక్కించవచ్చు కాబట్టి ఇప్పుడు నేటి సెషన్ను ఇక్కడ వరకు ముగిద్దాం రాబోయే కొద్ది ఉపన్యాసాలలో మరికొన్ని పారామితులను చర్చిస్తాము ధన్యవాదాలు